ప్రొఫెసర్ 1 నేను మీకు తెలుసా హాయ్ నేను బాలా ప్రొఫెసర్ 2 హే నేను అశ్విన్ ప్రొఫెసర్ 1 నేను మిమ్మల్ని గుర్తించలేదు మీ ట్రిప్ ఎలా ఉంది ప్రొఫెసర్ 2 ట్రిప్ చాలా బాగుంది నేను వెళ్లి సరిగ్గా 8 వారాలు అయ్యింది డిజైన్ థింకింగ్ కోర్సు ఎలా సాగింది మీరు భలే మంచివారు మీ అబ్బాయిలు ఏమి చేస్తున్నారు మీరు అనుసరిస్తున్నారా లేదా మీరు డిజైన్ ఆలోచన గురించి ఆలోచిస్తున్నారా ఏం జరుగుతుంది కాబట్టి విషయాలు బాగా జరిగినట్లు కనిపిస్తోంది ప్రొఫెసర్ 1 అవును ప్రొఫెసర్ 2 కాబట్టి నాకు ఒక ఆలోచన ఉంది ప్రొఫెసర్ 1 దయచేసి ప్రొఫెసర్ 2 చాలా మంది ప్రజలు దీన్ని అన్ని వైపుల నుండి వింటున్నారు వారు బహుశా చాలా నేర్చుకున్నారు మనం వారిలో కొంతమందిని నిజంగా ఇక్కడకు తీసుకువచ్చినట్లయితే మంచిది ఒక వర్క్షాప్ ముఖాముఖి చేసి వాస్తవానికి వారికి ఏదైనా చేయగలిగితే బాగుంటుంది ప్రొఫెసర్ 1 ఇది మంచి ఆలోచన ఇది నిజంగా మంచి ఆలోచన వారు ఏమి చేయాలని మీరు అనుకుంటున్నారు ప్రొఫెసర్ 2 కాబట్టి మీరు ఈ ఆలోచనలలో కొన్నింటిని ఆచరణలో పెట్టడానికి మరియు ముఖాముఖి డిజైన్ థింకింగ్ వర్క్షాప్లో పాల్గొనడానికి ఆసక్తి కలిగి ఉంటే మనం చేయవలసింది ఏమిటంటే మొదట 2 పేజీల వ్రాతపూర్వక 2 పేజీల ప్రతిపాదన డిజైన్ థింకింగ్ విధానాన్ని ఉపయోగించి మీరు డిజైన్ చేయాలనుకుంటున్న దాని గురించి మీరు ఆలోచిస్తారు అది ఏమిటో మీరు వివరిస్తారు మరియు మీరు ఆలోచిస్తున్న ఆ వస్తువు లేదా ఆలోచనను రూపొందించడానికి మీరు డిజైన్ ఆలోచన విధానాన్ని ఎలా ఉపయోగిస్తారో వివరిస్తారు సరియైనదా కాబట్టి మీరు ఈ కోర్సులో విన్న భావనలను ఏదో రూపకల్పన చేయడానికి ఎలా ఉపయోగించవచ్చనే దానిపై 2 పేజీల ప్రతిపాదనతో ముందుకు రండి మరియు దాని పైన మీరు ఎందుకు ముఖాముఖికి రావాలనుకుంటున్నారనే దానిపై ఒక పేజీ ప్రేరణ సారాంశాన్ని జోడించండి ఫేస్ వర్క్షాప్ కాబట్టి మీరు రూపకల్పన చేయాలనుకుంటున్న దాని యొక్క 2 పేజీల ప్రతిపాదనను మరియు ముఖాముఖి వర్క్షాప్కు రావటానికి మీరు ఎందుకు ప్రేరేపించబడ్డారనే దానిపై ఒక పేజీ వ్రాతపదాన్ని మాకు పంపగలిగితే అప్పుడు మేము మీలో కొంతమందిని ఆహ్వానిస్తాము అనుకూలమైన స్థానం మరియు మేము నిజంగా ముఖాముఖి వర్క్షాప్ను కలిగి ఉంటాము ఇక్కడ మీరు డిజైన్ థింకింగ్ సిద్ధాంతాన్ని ఆచరణలో మార్చవచ్చు ప్రొఫెసర్ 1 మరి దీనికి గడువు ఉందా ప్రొఫెసర్ 2 అవును ఈ రోజు నుండి వారు 2 వారాలు ఏదైనా సమర్పించగలరని నేను అనుకుంటున్నాను ప్రొఫెసర్ 1 2 వారాలు వారికి నచ్చినట్లైతే ప్రొఫెసర్ 2 సరే ఈ రోజు నుండి 4 వారాలు కాబట్టి మీకు ఈ రోజు నుండి 4 వారాల గడువు ఉంది దయచేసి మాకు రెండు పేజీల ప్రతిపాదన మరియు ఒక పేజీ ప్రేరణాత్మక ప్రకటన పంపండి మరియు మీలో కొంతమందిని మాతో చూడాలని మేము ఆశిస్తున్నాము అందువల్ల మేము డిజైన్ ఆలోచనపై ముఖాముఖి వర్క్షాప్ చేయవచ్చు ప్రొఫెసర్ 1 ధన్యవాదాలు మేము ఎదురు చూస్తున్నాం ప్రొఫెసర్ 2 మేము వేచి ఉన్నాము